ఇప్పుడు నేను మీకు గాలి ద్రవ్యరాశి గురించి పరిచయం చేస్తాను గాలి ద్రవ్యరాశి గుణకం అనేది ఒక నిర్దిష్ట ప్రదేశంలో భూమి యొక్క ఉపరితలంపై ఉంచబడిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను చేరుకోవడానికి ముందు వర్ణపట వికిరణం లేదా ఇన్సోలేషన్ వెక్టర్ భూమి యొక్క వాతావరణం గుండా వెళ్ళే మార్గం పొడవు గురించి మీకు ఒక ఆలోచనను అందించే ముఖ్యమైన అంశం కాబట్టి ఈ మార్గం పొడవు రోజు సమయం సంవత్సరం సమయం మరియు స్థల భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది వీటి ఆధారంగా అటెన్యుయేషన్ మొత్తం కూడా మారుతుంది ఇది శీతోష్ణస్థితిపై ఎటువంటి ఆలోచనను అందించనప్పటికీ లేదా వాతావరణ పరిస్థితిని కూడా ఉపయోగించనప్పటికీ ఇది సూర్యకిరణాలు లేదా వాతావరణ పొడవు యొక్క మొత్తం గురించి మీకు ఒక ఆలోచనను అందించడానికి జెనిత్ కోణం వంటి భౌతిక రేఖాగణిత లక్షణాలను ఉపయోగిస్తుంది రేడియేషన్ వెక్టర్ కలెక్టర్కు చేరే ముందు సంభవించే శోషణ లేదా అటెన్యూయేషన్ మొత్తం గురించి అవగాహన కలిగిస్తుంది కాబట్టి ఈ గాలి ద్రవ్యరాశి గుణకం ఒక ముఖ్యమైన గుణకం ఇది పోలిక కోసం పరామితిగా ఉపయోగించబడుతుంది ఇది ప్రామాణిక వాయు ద్రవ్యరాశి కింద వివిధ ప్యానెల్లను పోల్చడానికి ఉపయోగించే బెంచ్మార్క్ పరామితి ఇది స్పెక్ట్రల్ డేటాను లేదా కొన్ని ప్రామాణిక వాయు ద్రవ్యరాశి వద్ద చేసిన వివిధ వ్యక్తుల యొక్క వివిధ కొలతల స్పెక్ట్రల్ రేడియన్స్ డేటాను పోల్చడానికి కూడా ఉపయోగించబడుతుంది ఇప్పుడు మనం గాలి ద్రవ్యరాశి గుణకాన్ని ఎలా గణిస్తాము మరియు అది ఎలా దృశ్యమానం చేయబడిందో చూద్దాం ఇప్పుడు ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం ఈ వృత్తాన్ని గుర్తించే కర్సర్పై నేను చూపిస్తున్న ఈ చిత్రం భూమి యొక్క ఉపరితలం మరియు నేను ఇప్పుడు గుర్తించే ఈ రెండవ కేంద్రీకృత వృత్తం వాతావరణం యొక్క సరిహద్దు దాని వెలుపల వాతావరరణం వెలుపలి భాగం చిత్రంలో బూడిద రంగులో నీడ ఉన్న ప్రాంతం వాతావరణం ఇప్పుడు భూమి మధ్యలో నుండి గీసిన ఈ ఎరుపు రేఖ ఆసక్తి పాయింట్ గుండా వెళుతుంది ఇది నేరుగా పైకి వెళుతున్న ప్రాంతం మరియు ఇది వాస్తవానికి జెనిత్ అక్షం సూర్యుని కేంద్రం నుండి క్రింది వైపు ఆసక్తి పాయింట్ వరకు మరొక రేఖ ఉంది ఇది నిజానికి ఇన్సోలేషన్ లైన్ కాబట్టి మనకు వీటి గురించి తెలుసు వీటిని ఉపయోగించి గాలి ద్రవ్యరాశి గుణకం అంటే ఏమిటో నిర్వచించడానికి ప్రయత్నిద్దాం మరియు ఇచ్చిన స్థలం లో గాలి ద్రవ్యరాశిని ఎలా లెక్కించాలో అని చూద్దాం ఇప్పుడు ఇది అజిముత్ అక్షం Z ఈ తెల్లని రంగు వృత్తం భూమి ఈ షేడెడ్ ప్రాంతం వాతావరణం ఈ కోణం φ అక్షాంశ కోణం ఇది ఆజిముత్ కోణం θz ఇప్పుడు మనం రెండు దూరాల పొడవును నిర్వచించటానికి ప్రయత్నిద్దాం ఇక్కడ ఈ కర్సర్ యొక్క కదలిక వెంట ఒక పొడవు ఇక్కడ ఉంది అది భూమి యొక్క ఉపరితలం వద్ద సముద్ర మట్టం నుండి జెనిత్ అక్షం వెంట బాహ్య వాతావరణం వరకు ఉంటుంది ఇప్పుడు ఇది ఒక రిఫరెన్స్ పొడవు మరియు మనము దానిని 1 తో సూచిస్తాము ఇప్పుడు మరొక పొడవు సముద్ర మట్టం వద్ద ఉన్న ప్రాంతం నుండి ప్రారంభమై ఇన్సోలేషన్ లైన్ వెంట ఈ మార్గంలో వెలుపలి వాతావరణం గుండా సూర్యుని మధ్యలోకి వెళుతుంది ఈ పొడవు చాలా ఎక్కువ పొడవుగా ఉంటుంది ఇది ప్రాథమికంగా త్రిభుజ కర్ణము మరియు దీనిని మనం చిన్న అక్షరం l యల్ గా నిర్వచిస్తాము ఇప్పుడు మనం వాయు ద్రవ్యరాశి గుణకం కోసం స్టేట్మెంట్ను రాసేద్దాం ముందుగా ఆ స్టేట్మెంట్ను వ్రాస్తాను వాయు ద్రవ్యరాశి గుణకం వాతావరణం ద్వారా ఇన్సోలేషన్ యొక్క ప్రత్యక్ష ఆప్టికల్ పాత్ పొడవును నిర్వచిస్తుంది ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే ఈ వాయు ద్రవ్యరాశి గుణకం ప్రత్యక్ష ఆప్టికల్ మార్గం పొడవును నిర్వచిస్తుంది ఇది ఇన్సోలేషన్ యొక్క ప్రత్యక్ష ఆప్టికల్ పాత్ పొడవు ఇన్సోలేషన్ ఇది ఇన్సోలేషన్ లైన్ ఇన్సోలేషన్ వెక్టర్ ఈ లైన్ వెంట ఉంది కలెక్టర్ వరకు ఈ డైరెక్ట్ ఆప్టికల్ పాత్ పొడవు ఎంత ఇప్పుడు అది నిజానికి గాలి ద్రవ్యరాశి గుణకం ద్వారా నిర్వచించబడింది ఇది ఎల్లప్పుడూ సూచించబడుతుంది ఈ జెనిత్ అక్షం పొడవు ఎల్లప్పుడూ ఈ స్టేట్మెంట్ యొక్క ప్రతిబంధకం అవుతుంది కాబట్టి ఇది సముద్ర మట్టంలో ఉన్న హోరిజోన్ ప్లేన్కు లంబదిశలో జెనిత్ మార్గం పొడవుకు సంబంధించి వ్యక్తీకరించబడింది ఇలా నిర్వచిస్తామన్నమాట ఇది తెలుసుకున్నప్పుడు మనం గాలి ద్రవ్యరాశిని చిహ్నంగా చెప్పగలం మరియు ద్రవ్యరాశి గుణకం l ఈ విధంగా గాలి ద్రవ్యరాశి గుణకం AMl గా వ్రాయబడుతుంది కాబట్టి త్రికోణమితి నుండి ఒకటి పొందవచ్చు మరొకటి నిజానికి హైపోటెన్యూస్ ఇది లంబకోణ త్రిభుజం యొక్క భుజాలలో ఒకటి θz అనేది కోణం కాబట్టి cos θz 1l లేదా l 1cos θz sec θz అని రాయవచ్చు θz 0 అయినప్పుడు గాలి ద్రవ్యరాశి 1 అంటే l ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది దీని అర్థం ఏమిటంటే θz 0 అయితే ఈ ఇన్సోలేషన్ లైన్ జెనిత్ అక్షానికి అనుగుణంగా ఉంటుంది అంటే ఇన్సోలేషన్ వెక్టర్ వాతావరణం ద్వారా అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది అది రిఫరెన్స్ దూరం కానీ సాధారణంగా అలా జరగదు గాలి ద్రవ్యరాశి పొడవు కనిష్ట దూరం కంటే మార్గం పొడవు చాలా ఎక్కువ మరియు ప్రమాణం AM1 కాదు ప్రమాణం AM1 5 ఇది దాదాపు 48 మనము దానికి తరువాత వస్తాము θz 600 అయినప్పుడు AM2 వస్తుంది కాబట్టి θz 600 అయినప్పుడు cos θ 0 5 l 2 అందుకే దీన్ని AM2 అని పిలుస్తాము కాబట్టి మీరు ఈ చిహ్నాన్ని చూసిన క్షణం ఈ గాలి ద్రవ్యరాశి గుణకం గుర్తును ఇలా చూస్తారు జెనిత్ కోణం 600 అని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ AM గుణకాలు చాలా ప్రాచుర్యం పొందాయి మరియు బెంచ్మార్క్లుగా ఉపయోగపడతాయి వాస్తవానికి PV ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ డేటాషీట్లలో కూడా గాలి ద్రవ్యరాశి పరామితులను ఉపయోగించడాన్ని మీరు చూస్తారు ఎందుకంటే అవి PV ప్యానెల్లను పోల్చడంలో బెంచ్మార్క్గా ఉపయోగపడతాయి అంతే గాక స్పెక్ట్రల్ అధ్యయనాల కోసం ప్రత్యేకించి వివిధ ప్రదేశాల నుండి పొందిన స్పెక్ట్రల్ రేడియన్స్ డేటాను పోల్చినప్పుడు బెంచ్మార్క్గా కూడా ఉపయోగించబడుతుంది AM0 అంటే ఏమిటి AM0 సాధారణంగా ఖాళీ స్థలంలో మార్గం పొడవు కోసం ఉపయోగించబడుతుంది అంటే వాతావరణం లేనప్పుడు కాబట్టి వాతావరణ క్షీణత లేదా శోషణ లేని అన్ని అదనపు భూగోళ ఇన్సోలేషన్ వెక్టర్స్ కోసం AM0 ఉపయోగించ బడుతుంది AM1 అనేది జెనిత్ అక్షం వెంట ఇన్సోలేషన్ గా ఉన్నప్పుడు 1 జెనిత్ కోణం θz 250 ను సూచిస్తుంది 5 అనేది జెనిత్ కోణం θz 48 20 ను సూచిస్తుంది AM2 అంటే θz 600 అలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు అయితే గమనించవలసినది ప్రమాణం ఈ ప్రమాణం ఏమిటి 20 అయినప్పుడు వచ్చే ఈ AM1 5 గాలి ద్రవ్యరాశికి ప్రమాణం మరియు PV ప్యానెల్ల పోలిక కోసం ఉపయోగించే ప్రామాణిక పిన్ బెంచ్మార్క్ కింది ఇన్సోలేషన్ రేఖను పరిగణించండి ఇక్కడ గీసిన సూర్య స్థానం మరియు ఇలాంటి మరొక సూర్య స్థానం కూడా చూడండి ఇవి ఉత్తర అర్ధగోళంలో ఉన్న స్థానాలు ఈ సూర్యుని స్థానం ఉత్తర అర్ధగోళంలో ఉన్న ఈ ప్రత్యేక ప్రాంతానికి శీతాకాలం అవుతుంది కాబట్టి సూర్యుడు కర్కాటక రాశి నుండి క్రిందికి మకరరాశి వరకు మళ్ళీ పైకి ఈ విధంగా కదులుతున్నాడు కాబట్టి సూర్యుడు కదులుతున్నప్పుడు మార్గం పొడవులు మారుతూ ఉంటాయి అంటే అది వాతావరణంలో వివిధ మార్గాల పొడవుతో ప్రయాణిస్తుంది మరియు అందువల్ల మీరు సంవత్సరంలో వివిధ అటెన్యుయేషన్ కారకాలను కలిగి ఉంటారు ఈ విధంగా θz విలువను బట్టి మార్గం పొడవు చెప్పవచ్చు ఈ మార్గం పొడవు సంవత్సరంలో వేరే సమయం లో వేరే విధంగా ఉంటుంది బహుశా మకర రాశి కి దగ్గరగా ఉన్నప్పుడు లేదా ఇంకా సమీపంలో ఉన్నప్పుడు మార్గం పొడవు గురించి చెప్పవచ్చు ఈ కోణం జెనిత్ కోణం 20 అనేది గాలి ద్రవ్యరాశి ప్రమాణంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఉత్తర అక్షాంశాలు మరియు దక్షిణ అక్షాంశాలలోని సమశీతోష్ణ మండలాలలో సంభవించే చాలా భూభాగాలకు వర్తిస్తుంది గాలి ద్రవ్యరాశికి సంబంధించిన ఈ అంశాన్ని మనం ముగించే ముందు మరో పాయింట్ ఈ AMl గురించి ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే నిర్వచనం ప్రకారం గాలి ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం సముద్ర మట్టం వరకు ఉన్న మార్గం పొడవు అయితే భూమి యొక్క ఉపరితలంపై స్థలాల ఎత్తులు మారుతూ ఉంటాయి సముద్ర మట్టానికి అనుగుణంగా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మరి కొన్నిప్రదేశాలు పర్వతాల పైన ఉన్నాయి అలాంటప్పుడు సముద్ర మట్టానికి పైన ఉన్న ప్రదేశం యొక్క ఎత్తును మీరు ఎలా చూసుకుంటారు ఎందుకంటే మీరు ఒకసారి నిర్దిష్ట అక్షాంశాన్ని ఇస్తే అది ఆ నిర్దిష్ట స్థలం యొక్క ఎత్తు తో సంబంధం లేకుండా జెనిత్ కోణం పై ఆధార పడి ఉంటుంది అయితే మార్గం పొడవు స్థలం యొక్క ఎత్తుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధారణంగా ఉపయోగించే ఒక కొలమానం AMl ఇక్కడ l అనేది l యొక్క సవరించిన విలువ మరియు ఇది P P0 l ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ P అనేది ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఒత్తిడి మరియు P0 సముద్ర మట్టం వద్ద ఒత్తిడి కాబట్టి ఆ ప్రదేశం సముద్ర మట్టంలో ఉన్నట్లయితే P మరియు P0 ఒకే విధంగా ఉంటాయి మరియు అందువల్ల l l అవుతుంది సాధారణ కారక గుణకం మాములుగా ఉంటుంది ఒకవేళ ఆ ప్రదేశం సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటే అక్కడ పీడనం తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ కారకం విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల l విలువ l కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల ఎత్తులో ఉన్న స్థలం యొక్క ఆప్టికల్ మార్గం సముద్ర మట్టంలో ఉన్న ప్రదేశం కంటే తక్కువ పొడవుగాగా ఉంటుంది కాబట్టి ఈ దిద్దుబాటు కారకాన్ని తీసుకోవచ్చు మరియు ఇది సాధారణంగా సగటు సముద్ర మట్టానికి పైన ఉన్న ప్రదేశాలను పరిష్క రించడానికి ఉపయోగించబడుతుంది